ఇంజనీరింగ్ గణితం 1 కు స్వాగతం మరియు ఈ రోజు మనం రెండు వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ల అవిచ్ఛిన్నత గురించి మాట్లాడుతాము కాబట్టి లిమిట్ యొక్క నిర్వచనాన్ని మనం ఇప్పటికే చూశాము వాస్తవానికి లిమిట్ యొక్క లిమిట్ డెల్టా ఎప్సిలాన్ నిర్వచనం మరియు ఇది ఆ నిర్వచనం ద్వారా ప్రేరేపించబడింది కాబట్టి z f x y అనే ఫంక్షన్ ఒక పాయింట్ x0 y0 వద్ద అవిచ్ఛిన్నంగా చెప్పబడుతుంది ఈ f x y సెకనులో x0 y0 నిర్వచించబడితే ఈ లిమిట్ x y x0 y0 f x y కు వెళుతుంది మరియు ఈ లిమిట్ ఆ సమయంలో ఫంక్షన్ విలువకు సమానమైన మూడవది ఈ మూడు షరతులు నెరవేరితే కాబట్టి ఫంక్షన్ నిర్వచించబడింది ఈ లిమిట్ ఉనికిలో ఉంది మరియు లిమిట్ 0 x0 y0 వద్ద ఫంక్షన్ విలువకు సమానం అప్పుడు ఫంక్షన్ పాయింట్ x0 y0 వద్ద అవిచ్ఛిన్నత ఉంటుందని మనం పిలుస్తాము మరియు డొమైన్ D లోని ప్రతి పాయింట్ వద్ద ఒక ఫంక్షన్ f x y అవిచ్ఛిన్నత ఉంటే ఆ డొమైన్ D లో ఆ ఫంక్షన్ అవిచ్ఛిన్నతగా ఉంటుందని మనం పిలుస్తాము కాబట్టి చివరికి ఇక్కడ అవిచ్ఛిన్నతగా ప్రాథమికంగా లిమిట్ ని x y → x0 y0 గా కనుగొంటుంది ఆపై ఈ లిమిట్ x0 y0 వద్ద ఫంక్షన్ విలువకు సమానంగా ఉండాలని గమనించండి కాబట్టి మనం డెల్టా ఎప్సిలాన్ నిర్వచనాన్ని లిమిట్ కి నిర్వచించవచ్చు కాబట్టి z f x y అనే ఫంక్షన్ ఒక పాయింట్ x0 y0 వద్ద అవిచ్ఛిన్నతగా చెప్పబడుతుంది ఇచ్చిన ఎప్సిలాన్ కోసం నిజమైన సంఖ్య డెల్టా పాజిటివ్ ఉంటే f xy మరియు f యొక్క ఈ విలువ x0 y0 మధ్య ఉన్న వ్యత్యాసం ఎప్సిలాన్ కంటే తక్కువగా ఉన్నప్పుడు x మరియు y యొక్క డెల్టా నైబర్హుడ్ నుండి x0 y0 పాయింట్ తీసుకుంటే కాబట్టి ఇది చివరికి లిమిట్ యొక్క నిర్వచనం ఇది ఈ ఫంక్షన్కు లిమిట్ l ఉందని మనం చూశాము కాబట్టి fx0y0 కు బదులుగా మనం అక్కడ 1 ని ఉపయోగించాము మరియు ఇప్పుడు ఫంక్షన్ x0 y0 వద్ద నిర్వచించవలసి ఉంది మరియు f x y యొక్క లిమిట్ x y → 0 f x0 y0 కు సమానం లేదా కాబట్టి ఈ ఎప్సిలాన్ డెల్టా నిర్వచనం లిమిట్ కి మునుపటి మాదిరిగానే ఉంటుంది నిజమే ఈ x0 y0 పాయింట్ను నివారించడానికి ఇది 0 కంటే ఎక్కువగా ఉండాలి అని ఇక్కడ మనం ఇప్పుడు ఉపయోగించలేదు ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్ x0 y0 పాయింట్ వద్ద నిర్వచించబడింది లిమిట్ ఫంక్షన్ విషయంలో అంతకుముందు ఆ సమయంలో నిర్వచించబడకపోవచ్చు ఇప్పటికీ మనం లిమిట్ గురించి మాట్లాడవచ్చు కానీ ఇప్పుడు ఈ సందర్భంలో అవిచ్ఛిన్నత కోసం ఫంక్షన్ x0 y0 వద్ద నిర్వచించబడాలి మరియు అందువల్ల ఈ చివర ఈ అసమానత ఇక అవసరం లేదు కాబట్టి తొలగించగల అవిచ్ఛిన్నతగా మనం ఉపయోగించిన మరొక పదం ఉంది కాబట్టి ఫంక్షన్ x0 y0 వద్ద నిర్వచించినట్లుగా మనం ముందు చర్చించిన అన్ని పరిస్థితులు మరియు లిమిట్ x y → x0 y0 fxy ఉనికిలో ఉంది మరియు ఈ లిమిట్ x0 y0 వద్ద ఉన్న ఫంక్షన్ విలువకు సమానం కానప్పుడు మూడవది ఫంక్షన్ తొలగించగల అవిచ్ఛిన్నతగా ఉందని మనం పిలుస్తాము ఇది సమానమైతే ఇది మనం ఇప్పుడే చర్చించిన అవిచ్ఛిన్నత యొక్క నిర్వచనం ఇప్పుడు కొన్ని ఉదాహరణలకు వెళ్దాం కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క అవిచ్ఛిన్నత గురించి చర్చించండి f x y 2x4 3y4x2 y2 x y 0 0 0 x y 0 0 మరియు మూలం వద్ద ఈ ఫంక్షన్ యొక్క అవిచ్ఛిన్నత గురించి మనం చర్చిస్తాము కాబట్టి ఈ ఫంక్షన్ 2x4 3y4x2 y2 యొక్క ఈ లిమిట్ 0 కి సమానమని మనం ప్రాథమికంగా తనిఖీ చేయాలి ఈ లిమిట్ 0 కి సమానం అయితే ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా ఉంటుంది లేకపోతే ఈ లిమిట్ ఉనికిలో లేకుంటే లేదా ఇది 0 కి సమానం కాకపోతే ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా లేదని మనం పిలుస్తాము కాబట్టి చివరి ఉపన్యాసంలో చర్చించినట్లుగా పోలార్ కోఆర్డినేట్కు మార్చడం లిమిట్ ని తెలుసుకోవడానికి చాలా సహాయపడుతుంది కాబట్టి ఈ సందర్భంలో మనం కూడా ఆ దశలను అనుసరిస్తాము కాబట్టి మనం ఇప్పుడు కార్టేసియన్ నుండి పోలార్ కోఆర్డినేట్కు మారుస్తాము ఎందుకంటే మనం డినామినేటర్ లో x2 y2 టర్మ నీ చూసినప్పుడల్లా పోలార్ కోఆర్డినేట్కు మార్చడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో మనం కోఆర్డినేట్లను x y నుండి r θ గా మార్చినప్పుడు అప్పుడు x ప్రతిక్షేపిస్తాము కాబట్టి మనం ఇక్కడ ప్రాథమికంగా ప్రత్యామ్నాయం చేస్తాము x r cosθ మరియు y r sinθ కాబట్టి అలా చేయడం ద్వారా మనం ఇక్కడ వచ్చేది x y 0 02x4 3y4x2 y2 r 02r4cos4 3r4sin4r2 కాబట్టి ఇప్పుడు ఈ r2 దీనితో క్యాన్సల్ చేయబడుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనకు 2 లభిస్తుంది మరియు ఇప్పుడు మనం సాధారణం తీసుకుంటే 2 లేదా బదులుగా r2 ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ r2cos4θsin4θ కాబట్టి మనం దీనిని చూద్దాం మరియు ఇది లిమిట్ r → 0 గా మారుతుంది ఆపై ఇక్కడ r2 ఆపై cos4θ sin4θ మరియు ఇది దాని సరిహద్దు ఫంక్షన్ అయినందున cos4θ sin4θ r → 0 ఉన్నప్పుడు ఈ లిమిట్ 0 అవుతుంది 0 0 వద్ద ఉన్న ఫంక్షన్ విలువ కూడా 0 కాబట్టి ఫంక్షన్ అవిచ్ఛిన్నత ఉంటుంది ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా ఉంటుంది ఇప్పుడు తరువాతి ఉదాహరణకి మరింత కదిలి ఫంక్షన్ యొక్క అవిచ్ఛిన్నత గురించి ఇప్పుడు చర్చిస్తాము f x y 2x2y2 x y ≠ 00 0 x y 0 0 కాబట్టి ఈ సందర్భంలో మనం y mx పాత్ నీ ఎన్నుకుంటాము ఎందుకంటే ఇక్కడ ఈ ఎంపిక మార్గం మళ్ళీ నిశ్చయాత్మకమైనది ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ y లో 2 మరియు అది 2 కూడా ఉంది కాబట్టి y mx x ఎంచుకోవడం క్యాన్సల్ అవుతుంది మరియు ఈ లిమిట్ m పై ఆధారపడి ఉంటుంది చాలా సందర్భాలలో ఇది పని చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ ymx కోసం దీనిని ప్రతిక్షేపించినప్పుడు x y 00 కి వెళుతున్నందున ఈ లిమిట్ని పొందుతాము మరియు x y ను mx గా ప్రతిక్షేపించి x2m m2 x2 తో విభజించారు కాబట్టి అక్కడ నుండి మనం సాధారణ x ను తీసుకుంటాము ఈ x తొలగించబడుతుంది మరియు మనకు ఇది లభిస్తుంది x y0 0 2x2y2 21m2 x నుండి స్వతంత్రముగానున్న కాబట్టి x → 0 అయిన ఈ లిమిట్ 21m2 ఉండదు కాబట్టి ఈ లిమిట్ పాత్ పై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే m యొక్క వేరే విలువను ఎంచుకోవడం వల్ల మనకు ఈ లిమిట్ కి వేరే విలువ లభిస్తుంది అందువల్ల ఈ లిమిట్ ఉనికిలో లేదు ఆపై ఈ ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా లేదని మళ్ళీ పిలుస్తాము తదుపరి ఉదాహరణలో ఈ ఫంక్షన్ యొక్క అవిచ్ఛిన్నత గురించి చర్చిస్తాము 00 వద్ద ఈ ఫంక్షన్ యొక్క అవిచ్ఛిన్నత గురించి మళ్ళీ చర్చిస్తాము ఎందుకంటే ఎప్పుడు x y ≠ 00 ఫంక్షన్ ఇది అవిచ్ఛిన్నంగా తేలికగా చూపబడుతుంది కాబట్టి ఈ సమయంలో మళ్ళీ x2 y2 టర్మ ఉన్నందున పోలార్ కోఆర్డినేట్కు మార్చడం సహాయపడుతుంది మరియు మనం అలా చేస్తాము లిమిట్ x y → 00 sin టర్మ్ ఈ ఇచ్చిన ఫంక్షన్ లిమిట్ r→0 గా మార్చబడుతుంది కాబట్టి ఇక్కడ sin x2 y2 ఆ పరివర్తన ద్వారా r2 అవుతుంది x r cosθ y rsinθ r cosθ మరియు y r sin θ కు సమానం కాబట్టి ఈ ప్రతిక్షేపణ ద్వారా మనం ఇక్కడ r2 ను మరియు ఇక్కడ కూడా ఈ r2 ను పొందుతాము మరియు తరువాత ఇది ఇలా ఉంటుంది r0sin rr కాబట్టి r0sin rr మనకు ఇప్పుడు ఒకే వేరియబుల్ లిమిట్ ఉంది కాబట్టి ఇది లో పిటల్ యొక్క నియమాన్ని ఉపయోగిస్తోంది మనం పాపం r యొక్క ఉత్పన్నం పొందవచ్చు కాబట్టి అది cos r మరియు ఈ అవకలనం 1 మరియు లిమిట్ r → 0 అవుతుంది కాబట్టి ఇది 1 అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ లిమిట్ 1 మరియు 00 పాయింట్ వద్ద నిర్వచించిన ఫంక్షన్ విలువ 0 గా ఇవ్వబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో లిమిట్ ఉంది కానీ ఫంక్షన్ 00 వద్ద అవిచ్ఛిన్నత ఉండదు ఎందుకంటే ఇది పరిమితం చేసే విలువ 00 వద్ద సూచించిన ఫంక్షన్ విలువకు సమానం కాదు కాబట్టి పరిమితం చేయగల విలువను రిమూవబుల్ డిస్కంటిన్యూటీ విషయంలో ఇది జరుగుతుంది కాబట్టి లిమిట్ ఉనికిలో ఉంది ఫంక్షన్ నిర్వచించబడింది కానీ ఈ లిమిట్ విలువ ఆ సమయంలో ఫంక్షన్ విలువకు సమానం కాదు కాబట్టి రిమూవబుల్ డిస్కంటిన్యూటీ కు ఇది ఒక ఉదాహరణ మరొక ఉదాహరణలో మూలం వద్ద ఈ ఫంక్షన్ యొక్క అవిచ్ఛిన్నత గురించి మళ్ళీ చర్చిస్తాము కాబట్టి మాకు ఉంది f x y x4y4 x2 y4 3 x y ≠ 0 0 0 x y 0 0 కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో మనం y2 mx అనే ప్రత్యేక పాత్ ని ఎంచుకుంటాము ఎందుకంటే y mx సహాయపడదు ఎందుకంటే మనకు ఇక్కడ వేరే క్రమం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ y పవర్ 4 కారణంగా ఈ y2 mx ని ఎంచుకోవడం కాబట్టి y4 అప్పుడు m2x2 లో ఉంటే అప్పుడు మనకు ఈ x2 ఉమ్మడి గా ఉంటుంది కాబట్టి మనం దీనిని తీసుకుంటే మనం ఈ y2 ను అక్కడ ప్రత్యామ్నాయం చేస్తాము ఆ సందర్భంలో ఈ లిమిట్ x → 0 ఎందుకంటే ఈ మార్గం మూలానికి మాత్రమే పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం x → 0 లిమిట్ ని తీసుకుంటాము మనం వారి x4 మరియు తరువాత y2 మొత్తం చదరపు కలిగి ఉన్నాము

కాబట్టి ఇది x2 మరియు x2 అవుతుంది కాబట్టి m2x2 ఆపై దీని ద్వారా x2 y4 2 ను మళ్ళీ విభజించండి కాబట్టి ఇది m2x2 మరియు దీనికి పవర్ 3 కాబట్టి ఈ x6 కాబట్టి ఇక్కడ నుండి x2 మరియు తరువాత పవర్ 3 కాబట్టి x6 క్యాన్సల్ చేయబడుతుంది మరియు తరువాత మనకు ఈ లిమిట్ m2 1 m23 వస్తుంది ఇది ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి ఇది m2 ఓవర్ 1 m23 కాబట్టి మనం ఈ పాత్ ని ఎంచుకుంటే లిమిట్ మళ్ళీ పాత్ మీద ఆధారపడి ఉంటుందని మళ్ళీ చూస్తాము m యొక్క విభిన్న విలువల కోసం మీరు ఈ లిమిట్ కి వేరే విలువను పొందుతారు అందువల్ల ఈ లిమిట్ ఉనికిలో లేదు మరియు అందువల్ల ఈ ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా ఉండదు ఇప్పుడు తదుపరి సమస్య పక్కన కదులుతోంది ఇక్కడ మనకు ఉంది f x y x2 y2tan xy xy ≠ 0 0 అన్యత్రా కాబట్టి ఈ ఫంక్షన్ను చూడటం మనం ఏ ప్రత్యామ్నాయం చేయాలనే దానిపై లిమిట్ ఉన్న లిమిట్ విలువ ఏమిటో చూడటం కష్టం కాబట్టి మళ్ళీ ఈ y mx ని ఎన్నుకుందాం మరియు ఈ సందర్భంలో ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి మనకు ఈ x y → 00 మరియు ఈ x2 y2tan xy ఉంటే ఈ లిమిట్ మరియు మనం ఈ y mx ను ప్రతిక్షేపిస్తే అప్పుడు మనం x → 0 లిమిట్ ని తీసుకుంటాము మరియు ఇక్కడ మనకు x2 m2x2 ఉంటుంది మరియు తరువాత ఈ tan m x2 ఉంటుంది కాబట్టి ymx అవుతుంది కాబట్టి x2 కాబట్టి ఇప్పుడు ఒక x → 0 అయినప్పుడు మనం న్యూమరేటర్ లో 0 లాగా మరియు డినామినేటర్ లో tan0 గా పొందుతున్నాము కాబట్టి 00 కేసు ఇది ఒక వేరియబుల్ లిమిట్ కాబట్టి మనం ప్రాథమికంగా లో పిటల్ L'Hospital ను ఉపయోగించవచ్చు కాబట్టి ఆ సందర్భంలో మనం ఈ లిమిట్ ని ఈ లిమిట్ 2x 2 xm2 కు సమానంగా పొందుతాము ఆపై ఇక్కడ మనకు sec2m x2 ఉంటుంది మరియు తరువాత ఇది 2mx కాబట్టి ఈ 2x 2x మరియు తరువాత 2x కూడా క్యాన్సల్ అవుతుంది మరియు x → 0 ఉన్నప్పుడు కాబట్టి ఇది ఇక్కడ 1 ఇది 1 మరియు ఈ సందర్భంలో ఇది m2 చదరపు వలె ఉంటుంది కాబట్టి దీనిపై మనకు m2 ఉంది 1 మరియు ఇది కాబట్టి 1 m2 ఇది 1m2m కాబట్టి మళ్ళీ ఈ లిమిట్ మార్గం మీద ఆధారపడి ఉంటుంది మరియు ఇది 1m2m ఇది మనం అక్కడ మూల్యాంకనం చేసాము కాబట్టి లిమిట్ పాత్ పై ఆధారపడి ఉంటుంది అందువల్ల లిమిట్ ఉనికిలో లేదు మరియు ఈ సందర్భంలో ఫంక్షన్ మళ్లీ అవిచ్ఛిన్నంగా ఉండదు కాబట్టి అవిచ్ఛిన్నత లేదా ప్రాథమికంగా లిమిట్ ని తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడే కొన్ని వ్యాఖ్యలు కాబట్టి x r cosθ మరియు y r sinθ ను ప్రతిక్షేపణ చేయడం ద్వారా పోలార్ కోఆర్డినేట్కు మార్చడం r → 0 చాలా ఉపయోగకరంగా ఉన్నందున ఫలిత వ్యక్తీకరణ యొక్క లిమిట్ ని ఇది పరిశీలిస్తోంది మనం చాలా ఉదాహరణలలో చూసినట్లుగా మళ్ళీ మనం సరళమైన ఉదాహరణను తీసుకుంటాముx3x2 y2 కాబట్టి మనం పోలార్ కోఆర్డినేట్ను మార్చవచ్చు కాబట్టి మా లిమిట్ r → 0 అవుతుంది మరియు ఇక్కడ మనకు r3cos2θr2ఉంటుంది ఆపై ఈ r తో r2 క్యాన్సల్ చేయబడుతుంది కాబట్టి మీకు r ఉంటుంది మరియు తరువాత r → 0 ను పరిమితం చేస్తుంది కాబట్టి ఈ cos2θ ఒక బౌండెడ్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ r → 0 ఉన్నప్పుడు ఈ లిమిట్ 0 అవుతుంది కాబట్టి లిమిట్ 0 అవుతుంది మరొక ఉదాహరణలో పోలార్ కోఆర్డినేట్కు మార్చడం మనం చూసినది లిమిట్ ఉనికిలో లేదని నిర్ణయించడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి లిమిట్ ఉన్నప్పుడే ఇది జరిగింది మరియు ఇప్పుడు ఈ సందర్భంలో మనం మళ్ళీ x r cos θ మరియు y rsinθ ను ప్రత్యామ్నాయం చేసినప్పుడు దీనిలో కాబట్టి మనం ఇక్కడ r2 మరియు ఇక్కడ r2cos2θ ను పొందుతాము కాబట్టి ఈ r2 ఈ r2 స్క్వేర్తో రద్దు చేయబడుతుంది మరియు ఈ సందర్భంలో అప్పుడు r మిగిలి ఉండదు కాబట్టి ఇది cos2θ కాబట్టి ఈ లిమిట్ cos2θ మరియు ఇది θ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి లిమిట్ θ పై ఆధారపడి ఉన్నప్పుడు అంటే లిమిట్ ఉనికిలో లేదు లిమిట్ θ నుండి స్వతంత్రంగా ఉండాలి కాబట్టి θ యొక్క విభిన్న విలువల కోసం మనం వేరే రియల్ నంబర్ ను పొందుతున్నాము కాబట్టి ఈ లిమిట్ ప్రత్యేకమైనది కాదు కాబట్టి ఇది ఉనికిలో లేదు కాబట్టి మనం ఇతర ఉదాహరణలను కూడా చూశాము పోలార్ కోఆర్డినేట్ ఎంచుకోవడం లిమిట్ ని నిర్ణయించడానికి మరియు లిమిట్ ఉనికిలో లేదని నిర్ణయించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని మనం చూశాము ఈ పోలార్ కోఆర్డినేట్కు మార్చడం ఎల్లప్పుడూ సహాయపడదు అనే తదుపరి వ్యాఖ్య ఇది ఎల్లప్పుడూ సహాయపడదని ఇది చాలా ముఖ్యమైనదని మీకు తెలుసు మరియు పరివర్తన తప్పుడు నిర్ణయానికి మనలను ప్రలోభపెట్టవచ్చు ఈ సందర్భంలో మనం కొన్ని సహాయక ఉదాహరణలను చూస్తాము కాబట్టి మనం ఈ x2yx4 y2 తీసుకుంటే ఇది ఒక ఉదాహరణ అప్పుడు మనం x r cosθ y r sinθ ప్రతిక్షేపిస్తే కాబట్టి ఇక్కడ మనకు లభిస్తుంది ఎందుకంటే ఇక్కడ నుండి ఒక r2 ఇక్కడ నుండి r కాబట్టి మనకు r3 లభిస్తుంది ఆపై cos2θ ఇక్కడ sin θ మరియు మళ్ళీ ఇక్కడ r2cos4θ మరియు r2sin2θ కాబట్టి ఈ సందర్భంలో ఈ r2 ను మనం క్యాన్సల్ చేయవచ్చు కాబట్టి r cos2θsinθ ను పొందుతారు మరియు డినామినేటర్ లో మనకు r2cos4θ sin2θ లభిస్తుంది ఇప్పుడు ఎవరైనా నేరుగా లిమిట్ ని ఇక్కడ ఉంచడానికి ప్రయత్నిస్తే మరియు r→0 అని అనుకుంటే కాబట్టి ఈ టర్మ 0 అవుతుంది మనకు ఏదో ఒక sin2θ ఉంది ఆపై ఇక్కడ r cos2θsinθ ఉన్నప్పుడు r → 0 ఇది 0 అవుతుంది కానీ అది తప్పు ముగింపు నిజమే మనం sin2θ ని పరిష్కరిస్తే కాబట్టి మనం sin2θ యొక్క కొంత విలువను పరిష్కరిస్తే ఈ లిమిట్ 0 ఎందుకంటే sin2θ 0 తో సహా 0 తో సహా ఏమైనా sin2θ 0 అయినప్పుడు కాబట్టి ఇది 0 అవుతుంది మరియు తరువాత ప్రతిదీ ఈ 0 అవుతుంది కాబట్టి ఈ కేసులో కూడా లిమిట్ 0 అవుతుంది మనం వేరే ఏ θ తీసుకుంటే కొంత సంఖ్య ఇక్కడ కూర్చుని r → 0 అవుతుంది కాబట్టి ఇది 0 అని మనం తేల్చవచ్చు దాని గురించి ఎటువంటి సందేహం లేదు కానీ ఇక్కడ గమనించవలసిన విషయం మనం θ పరిష్కరించాము కాబట్టి θ యొక్క స్థిర విలువ కొరకు ఇది 0 కానీ లిమిట్ కొరకు మనం పరిష్కరించకూడదని ఇప్పటికే చర్చించాము θ ఇది లిమిట్ అని తేల్చండి ఫిక్సింగ్ θ అంటే మార్గాన్ని పరిష్కరించడం కాబట్టి కొన్ని ప్రత్యేక మార్గంలో ఈ లిమిట్ 0 మనం θ ఫిక్సింగ్ చేస్తున్నప్పుడు ఇది సరళ రేఖ లాంటిది మనం ప్రాథమికంగా θ వైపుకు చేరుకుంటున్నాము కాబట్టి మన వద్ద ఇది r θ ప్లేన్ ఉంది ఆపై θ ఫిక్సింగ్ చేయడం ద్వారా మనం θ ని ఫిక్స్ చేసి ఆపై ఇక్కడ మూలానికి చేరుకున్నాము అలాంటప్పుడు మనం ప్రాథమికంగా సరళ రేఖ ద్వారా మూలానికి చేరుకుంటున్నాము కాబట్టి మళ్ళీ ఈ ఫిక్సింగ్ θ లిమిట్ 0 అని తేల్చదు కాబట్టి ఉదాహరణకు మనం y x2 పాత్ ఉన్న మరొక పాత్ ని తీసుకుంటే ఇది మళ్ళీ 0 కి మూలానికి వెళుతుంది ఈ సందర్భంలో మీరు ఈ ప్రత్యేకమైన మార్గాన్ని y x2 లేదా పోలార్ కోఆర్డినేట్ r sinθ r2cos2θ లో ఎంచుకుంటే అప్పుడు ఈ లిమిట్ r → 0 అవుతుంది మరియు ఇక్కడ ఈ x2 r2cos2θ అవుతుంది ఆపై ఈ rsinθ మళ్ళీ మనం ఈ r2cos2θ ను ఉపయోగించాము ఇక్కడ అదే విషయం r2cos4θ మరియు ఈ rsinθ ను r4cos4θ తో భర్తీ చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడకు ఎందుకు రావడం అంటే ఇది r4cos2θ మరియు మళ్ళీ cos2θ మరియు cos2θ కాబట్టి మనం ఇక్కడ r4cos4θ ను పొందుతున్నాము మరియు ఇక్కడ మనకు 2 r4cos4θ లభిస్తోంది కాబట్టి ఇది క్యాన్సల్ అవుతుంది మరియు మనం ఈ లిమిట్ ని సగం పొందుతాము లేదా నేరుగా ఈ పాత్ ని తీసుకొని అక్కడ y x2 ను ప్రత్యామ్నాయంగా చూడవచ్చు కాబట్టి మనకు కావలసిన లిమిట్ ని x → 0 గా మరియు తరువాత x2 గా పొందుతాము కాబట్టి y x2 ఆపై మనకు x4 y2 మళ్ళీ ఇక్కడ x4 ఉంది కాబట్టి మళ్ళీ ఈ x4 మరియు x → 0 ని లిమిట్ చేయండి మరియు మనకు ఈ x42x4 ఉంది కాబట్టి x4 క్యాన్సల్ అవుతుంది ఆపై మనకు ఈ లిమిట్ సగం వస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఇది లిమిట్ ఈ ప్రత్యేకమైన మార్గంలో ఇక్కడ దగ్గరగా చూడకుండా ఉండడం ద్వారా ఈ లిమిట్ ని ఇక్కడ r → 0 గా తీసుకొని ఈ గణిత సమస్యను చేయగలిగాము ఆ పై ఈ లిమిట్ 0 కానీ ఈ పరిస్థితి లేదు ఇది వాస్తవానికి 0 అని మనం చూసినట్లుగా అయితే ఈ θ ను మనం పరిష్కరించుకోవాలి ఆపై లిమిట్ 0 గా ఉంటుంది మరియు ఈ మార్గాన్ని తీసుకొని లిమిట్ సగం అని మనం ఏమైనా ఇక్కడ చూశాము కాబట్టి ఒక లిమిట్ మరియు ఈ సందర్భంలో ఉనికిలో లేదు మరియు ఈ ప్రేరణ ద్వారా ఈ x2y2x3y3 యొక్క అవిచ్ఛిన్నత గురించి మనం ఇప్పుడు చర్చిస్తాము ఈ సందర్భంలో మనం ఈ పోలార్ కోఆర్డినేట్కు కోఆర్డినేట్ను మార్చినట్లయితే ఇప్పుడు ఏమి జరుగుతుంది కాబట్టి ఇది r2 అయితే r4 వస్తుంది మరియు cos2θ sin2θ మరియు ఇక్కడ నుండి r3 వస్తాయి కాబట్టి మనకు న్యూమరేటర్లో ఒక r ఉంది ఆపై cos3θ మరియు sin3θ కాబట్టి మళ్ళీ r → 0 అయినప్పుడు r → 0 మరియు ఏదో ఇక్కడ ఉన్న పొరపాటు మనం చేయకూడదు కనుక ఇది 0 అవుతుంది లేదు ఈ ఫంక్షన్ ఇక్కడ ఉన్న θ యొక్క సరిహద్దు ఫంక్షన్ కాదా అని మనం నిశితంగా పరిశీలించాలి మరియు అప్పుడు మనం ఈ లిమిట్ ని తీసుకుంటున్నాము r → 0 0 కి వెళుతుంది అప్పుడు ఇది 0 అవుతుంది అయితే ఈ సందర్భంలో ఇక్కడ ఈ ఫంక్షన్ ఉదాహరణకు ఈ cos3θ sin3θ అపరిమితంగా మారవచ్చు ఎందుకంటే ఇది 0 కి చాలా దగ్గరగా వెళ్ళవచ్చు మరియు ఇది వాస్తవానికి అపరిమితమైన ఫంక్షన్ కాబట్టి ఇది సరిహద్దు ఫంక్షన్ కాదు కాబట్టి r → 0 గా ఈ లిమిట్ 0 అనే వాస్తవాన్ని మనం ఉపయోగించలేము కాబట్టి మనం θ ను పరిష్కరించినట్లయితే θ ను పరిష్కరించినట్లయితే మునుపటి ఉదాహరణలో ఈ లిమిట్ 0 గా ఉంటుంది ఈ విధంగా లిమిట్ 0 అని మనం నిర్ధారించలేము కాబట్టి దీన్ని ఇప్పుడు తదుపరి స్లైడ్లో చూద్దాం ఇప్పుడు ఆ లిమిట్ ఈ సందర్భంలో ఉనికిలో లేదు కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క అవిచ్ఛిన్నతను పరిశీలిస్తే కాబట్టి ఈ పాత్ తో పాటు y mx లేదా ఫిక్సిం7గ్ θ అదే విషయం కాబట్టి మీరు ఈ లిమిట్ ని 0 గా పొందుతారు కాబట్టి మనం y mx ను తీసుకుంటాము లేదా పోలార్ కోఆర్డినేట్గా మారుస్తాము మరియు ఫిక్సింగ్ θ రెండూ చర్చించినట్లు రెండూ సమానమైనవి కాబట్టి ఇక్కడ ఈ లిమిట్ ఈ పాత్ లో 0 గా ఉంది కాని మనం ఈ ప్రత్యేక పాత్ y x ex ను తీసుకుంటే మనం ఇక్కడ x2 ను పొందుతున్నాము మరియు y2 మళ్ళీ x2e2x మరియు తరువాత x3 మరియు ఈ y3 x3e3x అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో ఈ x3 క్యాన్సల్ అవుతుంది కాబట్టి మనకు x e2x అనే న్యూమరేటర్ మరియు డినామినేటర్ 1 e3x ఉన్నాయి కాబట్టి ఇక్కడ లిమిట్ ఏమిటి x→0 కాబట్టి ఇది 00 కేసు కాబట్టి మనం లో పిటల్ L'Hospital నియమాన్ని ఉపయోగించవచ్చు కాబట్టి ఈ లిమిట్ సమానంగా ఉంటుంది కాబట్టి e2x x e2x ఆపై 2 కాబట్టి ఇది అక్కడ అవకలనీయం మరియు తరువాత −3 e3x కాబట్టి x → 0 ఇది 0 కి వెళ్ళినప్పుడు మనకు 13 ఉంది కాబట్టి −13 ఈ ఫంక్షన్ యొక్క లిమిట్ మళ్ళీ ఈ ప్రత్యేక మార్గం లో ఉంటుంది ఈ పాత్ 0 కి వెళుతుంది ఇది చాలా విలక్షణమైన ఉదాహరణ అని చూపించడానికి మేము చాలా ప్రత్యేకమై పాత్ ని తీసుకున్నాము మరియు ఈ పాత్ చాలా కాలం మనకు వేరే లిమిట్ ని పొందుతుందని గ్రహించడం కష్టం కానీ ఇది లిమిట్ ఉనికిలో లేదని రుజువు చేస్తుంది మరియు అందువల్ల ఆ ఫంక్షన్ 0 0 వద్ద నిరంతరంగా ఉండదు చివరి ఉదాహరణ మూలం వద్ద ఈ ఫంక్షన్ యొక్క కొనసాగింపు గురించి ఇక్కడ చర్చిస్తాము కాబట్టి మళ్ళీ మనం పోలార్ కోఆర్డినేట్కు మారుస్తాము ఇది ఈ x2 y2 ని సరళీకృతం చేస్తుంది మరియు మనకు x y → 00 e1x2y2x4 y4 ఉంటుంది కాబట్టి పోలార్ కోఆర్డినేట్కు మార్చడం అది e 1r2లాగా ఉంటుంది మరియు ఇక్కడ టర్మ కారణంగా ఇది r4 మరియు cos4θ sin4θ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం అవకతవకలు చేయవచ్చు కాబట్టి ఇక్కడ cos4θ sin4θ మనం ఇక్కడ 4 స్క్వేర్ టర్మ చేయవచ్చు cos2θ sin2θ2 కాబట్టి 2cos2θ వస్తుంది ఆపై మైనస్ మనం ఆ cos2θ sin2θ ను తీసివేయవచ్చు కాబట్టి ఈ టర్మ ఈ టర్మ కి సమానం మొత్తం స్క్వేర్ మైనస్ 2cos2θsin2θ ఎందుకంటే మనం ఈ చతురస్రాన్ని తెరిచినప్పుడు మనకు cos4θ sin4θ మరియు 2 రెట్లు ఉత్పత్తి లభిస్తుంది ఇది దీని ద్వారా క్యాన్సల్ చేయబడుతుంది కాబట్టి మనకు ఈ టర్మ వస్తుంది కాబట్టి ఆ sin2θ cos2θ ఇక్కడ 1 అయ్యింది ఆపై మనకు ఈ టర్మ 1 మైనస్ ఉంటుంది మళ్ళీ మనం ఇక్కడ 2cosθ sinθ ను sin2θ అని వ్రాయవచ్చు కాబట్టి ఇది స్క్వేర్ ఎందుకంటే ఈ స్క్వేర్ ఇక్కడ కనిపిస్తుంది మరియు మనం దీనిని 4 గా చేసుకోవాలి కాబట్టి మనం 2 ద్వారా గుణించి విభజించాము మనకు ఇప్పుడు ఈ పదం ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క ఈ లిమిట్ ఏమిటో మనం చూడాలి కాబట్టి లిమిట్ ఏమిటి కాబట్టి ఈ సందర్భంలో మనం ఇప్పుడు గమనించాలి ఈ 1−12sin22 θ ఇక్కడ ఈ టర్మ 12 మరియు 1 మధ్య ఉంటుంది కాబట్టి ఇది θ 0 అయినప్పుడు 1 లాగా ఉంటుంది మరియు తరువాత ఈ 12 మరియు sin2θ 1 అవుతుంది కాబట్టి ఈ సంకల్పం 12 గా మారండి కాబట్టి ఇది 12 నుండి 1 మధ్య ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో అప్పుడు 4r ≠ 0 ఈ టర్మ ని మొత్తం టర్మ 1r2 మరియు 1 మైనస్ అని అంచనా వేయవచ్చు కాబట్టి ఇది పాజిటివ్ టర్మ ఇది పాజిటివ్ టర్మ మరియు ఇక్కడ కూడా మనకు ఇది సగం కంటే ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఇది 0 కన్నా ఎక్కువ మరియు ఇప్పుడు కూడా ఇది ఎల్లప్పుడూ సగం కంటే ఎక్కువగా ఉందని మనకు తెలుసు కాబట్టి మనం ఈ సగం కూడా భర్తీ చేయవచ్చు మరియు ఈ టర్మ కి ఎగువ బంధాన్ని పొందవచ్చు కాబట్టి దీన్ని సగానికి భర్తీ చేస్తే మనకు ఈ 2e 1r2r4 లభిస్తుంది కాబట్టి ఈసారి ఇక్కడ 0 మరియు ఈ టర్మ మధ్య ఉంటుంది ఇప్పుడు దీని కోసం ఈ 2e 1r2r4 యొక్క r → 0 యొక్క లిమిట్ ఏమిటో మనం చూడవచ్చు ఇది ఇక్కడ మరొక వేరియబుల్ t ని ఉపయోగించాము ఇది ∞ కి వెళుతుంది ఎందుకంటే మనం t గా ప్రతిక్షేపణ చేస్తున్నాము కాబట్టి → 0 అయితే t →∞ కాబట్టి ఇక్కడ మనకు 2e t2 ఉంది ఆపై ఈ 1r4 t4 అవుతుంది మరియు ఇది ఇప్పుడు మనం సులభంగా నిర్వహించగలదు కాబట్టి ఇది 2t4 మరియు e t2 కాబట్టి ∞∞ కేసు ఆపై మనం ఈ పరిమితిని 0 గా పొందటానికి లో పిటల్ LHospital నియమాన్ని ఉపయోగించవచ్చు కాబట్టి ఈ లిమిట్ 0 కాబట్టి మనం చూసేది ఇక్కడ నుండి మనం పరిమితిని r→0 గా పొందాలనుకుంటున్నాము ఇది 0 మరియు ఇక్కడ ఏదో మధ్య ఉంటుంది ఇది మళ్ళీ 0 కి r→0 గా వెళుతుంది కాబట్టి ఈ స్క్వీజ్ సిద్ధాంతం లేదా శాండ్విచ్ సిద్ధాంతం ద్వారా మనం ఇప్పుడు లిమిట్ ని పొందవచ్చు ఎందుకంటే ఇది 0 మరియు ఇక్కడ కూడా లిమిట్ దృష్టాంతంలో ఇది 0 కి వెళుతుంది కాబట్టి ఈ లిమిట్ 0 గా ఉండాలి కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు మనం దీనిని ముగించవచ్చు కాబట్టి మనం అవిచ్ఛిన్నత గురించి చర్చించాము f x y ఇక్కడ పరిమితం చేసే విలువకు సమానం ఆ ఫంక్షన్ యొక్క ఫంక్షన్ విలువకు సమానం అప్పుడు మనం ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా పిలుస్తాము మరియు సహజంగా ఫంక్షన్ ఈ సమయంలో నిర్వచించబడాలి అప్పుడు మనం మాత్రమే అవిచ్ఛిన్నత గురించి మాట్లాడగలం పోలార్ కోఆర్డినేట్కు మారుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా మనం గమనించాము ఎందుకంటే ఇది చాలా సందర్భాలలో కొన్ని తప్పు లిమిట్ కి తప్పుదారి పట్టించవచ్చు కాబట్టి ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి మనం ఉపయోగించిన రెఫరెన్సెస్ ఇవి చాలా ధన్యవాదాలు